అందరికీ నమస్కారం నేను కాన్పూర్ ఐఐటి నుండి జయంత ఛటర్జీ మరియు రాబోయే 8 వారాల్లో మేనేజింగ్ సర్వీసెస్ గురించి మీతో పరస్పరంగా దృష్టి పెట్టబోతున్నాను సేవలు అంటే ఏమిటి అవి ఇంతకుముందు ఎలా గ్రహించబడ్డాయి అవి ఈ రోజుల్లో ఎలా గ్రహించబడుతున్నాయి మరియు ఏ విధంగా సేవా వ్యాపారం సేవా పరిశ్రమ ఈ రోజు మారుతున్నాయి అందువల్ల అవి రేపు ఎంత వరకు గ్రహించబడతాయో రేపటి రోజున అవి ఎంతవరకు నిర్వహించబడతాయి కాబట్టి నిన్న ఈ రోజు మరియు రేపు సేవా నిర్వహణ సేవల మార్కెటింగ్ సేవా కార్యకలాపాలు సేవల్లో ప్రజల యొక్క పాత్ర ఇవి మనం చూడబోయే అంశాలు మేము సమకాలీన పరిశోధనలపై మరింత దృష్టి పెడతాము మరియు నేటి సేవల నమూనాను మేము ఎలా అర్థం చేసుకున్నాము మరియు ఈ రకమైన వ్యాపారాలలో అధిక స్థాయి పనితీరుకు మమ్మల్ని నడిపించే కొత్త అభ్యాసాలు ఏమిటి ఇవన్నీ మన కోర్సు కంటెంట్ మరియు ముఖ్యంగా సేవా వ్యాపారాల సరిహద్దులోనే కాకుండా సేవ ఎలా మారుతుందో మేము చర్చిస్తాము కానీ సేవ మనకు ఒక కొత్త తర్కాన్ని అన్ని వ్యాపారాలకు కొత్త తత్వాన్ని ఎలా తీసుకువస్తుంది పరిచయ వీడియోలో నేను దాని గురించి మాట్లాడినట్లుగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న సేవా తర్కం అన్ని వ్యాపారాల సేవల పై మేము మరింత వివరంగా వివరిస్తాము ఇప్పుడు ఈ రోజుల్లో సేవకు ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది మునుపటి సంవత్సరాల్లో 18 వ శతాబ్దంలో అది అలా కాదు పూర్వపు రోజులలో పారిశ్రామిక విప్లవం మరియు సామూహిక తయారీ యొక్క ప్రారంభ రోజులలో వస్తువులు కొత్త మరియు కొత్త రకాల ఉత్పత్తులు ఆర్థికవేత్తలు నిర్వాహకులు వ్యాపార వ్యక్తుల ఆలోచనలను ఆధిపత్యం చేశాయి ఆ రోజుల్లో సేవ చేయడం సహాయం చేయడం ప్రయోజనం పొందడంఅనేవి మేము సేవ గురించి ఆలోచించినప్పుడు ఇవి సాధారణ అర్థాలు పరిశ్రమలు అభివృద్ధి చెందడం ప్రారంభించిన కొద్దిరోజుల తరువాత ఆర్థిక వ్యవస్థలు విస్తరించడం ప్రారంభించినప్పుడు పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ విస్తరించడం ప్రారంభమైంది ఉత్పత్తులు లేదా పరికరాలు మెరుగ్గా పనిచేయడానికి సరిగా పనిచేయడానికి అదనపు పెట్టుబడిగా పెట్టినవాటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ముఖ్యంగా ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆపరేట్ చేయడానికి సాంకేతిక విషయాలు జ్ఞానం మరియు నైపుణ్యం యొక్క అవసరాన్ని పెంచడం ప్రారంభించినప్పుడు వృద్ధి ప్రారంభమైంది మేము చర్యలు పనులు ప్రదర్శనలు ప్రయత్నాలు వంటి వాటిని తీసుకువచ్చాము కానీ ఇంకా చాలా స్పష్టంగా ఇవి వస్తువులు సామాగ్రి పదార్ధాల నుండి భిన్నంగా పరిగణించబడ్డాయి ఆ రోజుల్లో నా ఉద్దేశ్యం ఆడమ్ స్మిత్ నుండి ఈ రోజు వరకు సేవలు వస్తువుల కంటే కొంచెం హీనమైనవిగా పరిగణించబడ్డాయి అవి పాడైపోయాయి అవి కనిపించకుండా పోయాయి మరియు మొదలైనవి కాబట్టి ఆడమ్ స్మిత్ మాదిరిగా నేను ఉత్పాదక అంశాల గురించి మాట్లాడాను అవి వాస్తవానికి వస్తువులు సామాగ్రి మరియు ఒక విధంగా అతను సేవలను ఉత్పత్తి చేయనిదిగా సూచించాడు కానీ ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉంది ఈ రోజు సేవలు జిడిపి చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల యొక్క ఆర్ధిక నిర్మాణం మరియు అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల లో కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నాయని నేను మీకు చూపిస్తాను కాబట్టి ఈ రోజు సేవలు సహ సృష్టి చర్యగా భావిస్తారు కాబట్టి మేము వస్తువుల దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడు మా వ్యాపార ఆలోచన మార్కెటింగ్ ఆలోచనపై ఆధిపత్యం చెలాయించినప్పుడు మేము మార్కెటింగ్ గురించి మరియు వ్యాపారం యొక్క ప్రధాన అంశాన్ని విలువల మార్పిడిగా భావించాము ఎవరో ఏదో కోరుకున్నారు మరియు మరొకరికి ఏదో ఉంది కాబట్టి ప్రొవైడర్లు మరియు ఉద్యోగార్ధులు విలువలను మార్పిడి చేసుకున్నారు మరియు అది వ్యాపారం యొక్క ఇంజిన్గా పరిగణించబడింది కానీ ఈ రోజు ఉదాహరణకు మేము కలిగి ఉన్న ఈ ప్రత్యేక సెషన్ సేవా నిర్వహణపై ఈ ప్రత్యేక అంశం ఇక్కడ మీరు మరియు నేను మనము కలిసి వస్తున్నాము మరియు ఇక్కడ విజయవంతమైన ఉత్పాదక జరుగుతుందని మీరు వెంటనే గ్రహించవచ్చు మీరు మీ నైపుణ్యాన్ని మీ జ్ఞానాన్ని తీసుకువచ్చినప్పుడు మరియు నేను నా నైపుణ్యం నా జ్ఞానం నా అవగాహన మరియు నా పరిశోధనలను తీసుకువచ్చినప్పుడు మరియు మీరు మీ దృష్టిని తీసుకువస్తారు మరియు నేను నా ఉత్సాహాన్ని తీసుకువస్తాను మీరు మీ దృష్టిని తీసుకువస్తారు మరియు సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్లాట్ఫారమ్ల ద్వారా నా భాగస్వామ్యాన్నిమీకు అందిస్తాను మరియు ఈ అంశాలను సంక్లిష్టమైన నెట్వర్క్లో తీసుకువస్తున్నాను కొత్త జ్ఞాన మాడ్యూల్స్ అవకాశాలను సహ సృష్టిస్తున్నాము మరియు మనకు తెలిసిన వారందరికీ మీలో కొందరు రేపు సేవా వ్యవస్థాపకులు కావచ్చు కాబట్టి ఈ కోర్సు ద్వారా మనం ఇక్కడ నిమగ్నమై ఉన్న కొంతవరకు కనిపించని జ్ఞాన ఇంటెన్సివ్ ఎక్స్ఛేంజ్ మరియు మార్పిడి కంటే సహ సృష్టి నుండి కొత్త ఆర్థిక కార్యకలాపాల ప్రవాహాలు ఏర్పడతాయి ఈ రోజు మనకు చాలా ఉన్నాయి చాలా సేవలు చాలా చాలా ఆర్ధిక కార్యకలాపాలు ఈ ప్రొవైడర్లు మరియు ఉద్యోగార్ధులు ఒక సంక్లిష్ట నెట్వర్క్లో కలిసి రావడం సమస్యలను పరిష్కరించడానికి కలిసి విలువలను సృష్టించడం వ్యక్తిగత మరియు సామాజిక అవసరాలను తీర్చడం లేదా సేవ యొక్క విధానానికి పూర్తిగా కొత్త అర్ధాన్ని ఇవ్వడం గ్రహించారు నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ రోజు అన్ని వ్యాపారాలు గ్రహించబడ్డాయి సేవా వ్యాపారం యొక్క ఒక ముఖ్య అంశం ఏమిటంటే చాలా సేవా వ్యాపారాలలో మీరు సబ్బును కొనుగోలు చేసే చర్యను అనుకుందాం ఇక్కడ యాజమాన్యం బదిలీ చేయబడదు మీరు ఒక సబ్బు లేదా టూత్ పేస్ట్ను చూస్తే తయారీదారు నుండి మొత్తం అమ్మకందారునికి పంపిణీదారునికి చిల్లరకు మరియు చివరకు వినియోగదారునికి యాజమాన్యాన్ని నిరంతరం బదిలీ చేయడం జరుగుతుంది దాదాపు ప్రతి దశలో డబ్బు మరియు ఉత్పత్తి యొక్క ఒక రకమైన మార్పిడి ఉంది మరియు యాజమాన్యం బదిలీ అవుతుంది కానీ సేవలో అనేక సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు చలన చిత్ర ప్రదర్శనకు వెళితే లేదా మీరు మీ లైట్ ను ఆన్ చేస్తే మీరు ఉత్పాదక ప్యాకేజీని ఉపయోగిస్తున్నారు ఒక నిర్దిష్ట సమయం వరకు దాన్ని ఆస్వాదించండి మరియు మీరు మీ స్నేహితులను కూడా తీసుకుని వచ్చి ఉండవచ్చు ఇది మీ ఆనందాన్ని పెంచుతుంది మీరు కలిసి తీసుకువచ్చే ఒక నిర్దిష్ట మానసిక చట్రం కావచ్చు మరియు అందువల్ల చలనచిత్రం లేదా సంగీత భాగస్వామి లేదా విద్యా పరస్పర చర్య ఈ సందర్భాలలో మీరు సినిమా హాల్ కొనడం కోసం చూడటం లేదు మీరు మీ లైట్ ను ఆన్ చేసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి ప్రసారం పంపిణీ వ్యవస్థలో మౌలిక సదుపాయాల పెట్టుబడులు ఏమిటి అనే దాని గురించి మీరు బాధపడరు మూవీ ప్రొజెక్టర్లను లేదా మూవీ హాల్ వాతావరణాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యం మీకు లేదు మీరు కొన్ని ఒప్పంద పరిస్థితులలో మరియు యాజమాన్యాన్ని బదిలీ చేయని సమయంలో ఒక నిర్దిష్ట సమయం కోసం ఉపయోగిస్తారు వీటిని మీరు మీ ముందు చూసే ఈ ఐదు బ్లాకులలో వర్గీకరించవచ్చు మీరు వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవి చాలా ఎక్కువ వ్యాపారాల స్వభావం అవుతాయని మీరు చూస్తారు మరియు నా పరిచయ వీడియోలో నేను చెప్పినట్లుగా ఈ రోజు ఇది చాలా ముఖ్యమైనది యాజమాన్యం యొక్క బదిలీ అవసరం లేని వ్యాపార నమూనాల సృష్టి ఉపయోగించడం మరియు తిరిగి ఇవ్వడం ఎందుకంటే లేకపోతే మనకు ఆర్థిక వ్యవస్థ ఉంది ఇది వస్తువులను తీసుకోవడం ప్రకృతి నుండి వనరులను తీసుకోవడం వస్తువులను తయారు చేయడం మరియు యాజమాన్యాన్ని బదిలీ చేయడం మరియు చివరికి ప్రపంచవ్యాప్తంగా వ్యర్థాల యొక్క భారీ పర్వతాన్ని సృష్టిస్తోంది మరియు నిజంగా నిరంతర వ్యర్థాల ఉత్పత్తి యొక్క ఈ సమస్య ఎంత క్లిష్టంగా మారుతుందో ఈ రోజు మనకు తెలియదు మనం తరచుగా ఆలోచించము కాబట్టి అన్ని వ్యాపారాల గురించి ఆలోచించడం ఒక సేవ యాజమాన్య ఆధారిత బదిలీ గురించి ఆలోచించడం తాత్కాలిక వనరులను ఒకచోట చేర్చడం ద్వారా విలువను సహ సృష్టించడం నైపుణ్యాన్ని ఒకచోట చేర్చి మనం లోతుగా అర్థం చేసుకోవలసిన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి చాలా ముఖ్యమైన మార్గం రాబోయే 8 వారాల్లో వివిధ మాడ్యూళ్లలో మనం చూడబోతున్నాము ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మరియు సులభంగా అర్థమయ్యే అంశాలు నేను ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను ముగించే ముందు పరిచయం చేస్తాను మరియు అది ప్రస్తుతం మీ తెరపై ఉంది ప్రపంచంలోని దాదాపు ప్రతిదీ చూడవచ్చు మీరు x అక్షం మీద మనకు అస్పష్టత ఉంది కాబట్టి తక్కువ అస్పష్టత నుండి అధిక అస్పష్టతకు ఉంది మరియు అక్కడ మీరు చూడగలిగితే మీరు ఉప్పు తీసుకుంటే ఉప్పు చాలా స్పష్టంగా ఉంటుంది లిన్ షోస్టాక్ పని పరిశోధన నుండి తీసుకోబడిన ఈ ప్రత్యేకమైన గ్రాఫ్ యొక్క ఒక చివర ఇది మరియు మరొక చివరలో మాకు ఇక్కడ ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా జీవిత బీమా ఉంది ఇప్పుడు మీరు చూడగలిగిన ఒక విమానయాన విమానం మేము అధిక స్పష్టత నుండి అధిక అస్పష్టతకు వెళ్తున్నాము ఇది సేవల స్పెక్ట్రం ఈ రోజు చాలా విషయాలు చాలా వ్యాపార ఒడంబడికలు రెండూ ఒక రకమైన సమగ్ర పద్ధతిలో స్పష్టంగా మరియు అస్పష్టంగా ఉన్నాయి మరియు అందుకే ఈ కోర్సులో విలువలు మరియు పరిష్కారాలను రూపొందించడానికి మిశ్రమ వ్యవస్థగా కనిపించని ఉత్పత్తి సేవ గురించి మనం తరచుగా మాట్లాడుతాము నేను ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ను ఈ ప్రత్యేకమైన స్లైడ్తో ముగిస్తాను మరియు మీరు దాని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మరియు దీనితో మేము తదుపరి మాడ్యూల్ని ప్రారంభిస్తాము ధన్యవాదాలు